కాబట్టి మనం ఇంతకు ముందు FDTDలో సోర్స్ లను చేర్చడం ఎలా అని మాట్లాడుకున్నాం మరియు కరెంట్ సోర్స్ లను ఎలా పొందుపరచాలో మేము పరిశీలించాము మరియు కరెంట్ సోర్స్ లు కేవలం Jr t పదాన్ని పరిచయం చేస్తున్నాయి మరియు FDTDలో ఎలా అమలు చేయాలో మేము పరిశీలించాము ఆపై మేము కరెంట్ సోర్స్ బ్యాండ్విడ్త్పై కొన్ని పరిగణనలను మరియు గరిష్ట బ్యాండ్విడ్త్ సమయ దశకు పరోక్షంగా ఎలా సంబంధం కలిగి ఉంటుంది అని పరిశీలించాము మరియు కాబట్టి కొరెంట్ పారామీటర్ నుండి స్పేస్ స్టెప్ పరిశీలించాము కాబట్టి ఇది ప్రత్యక్ష సోర్స్ లు అని పిలవబడే దాని గురించి ఇప్పుడు మనం పరోక్ష సోర్స్ లు అని పిలవబడే వాటిని పరిశీలిస్తాము మరియు స్కాటరింగ్ సమస్యలలో ఇదే జరుగుతుంది నేను స్కాటరింగ్ సమస్యలో పేర్కొన్నట్లుగా కరెంట్ సోర్స్ చాలా దూరంగా ఉంది కాబట్టి నేను ఇక్కడ J పదాన్ని చేర్చలేను కాబట్టి మనం ఏమి చేయవచ్చు కాబట్టి మీకు సమాధానం ఇచ్చే ముందు మీరు మార్గం ఏమిటి అని అనుకుంటున్నారు స్కాటరింగ్ సమస్యలో నేను సోర్స్ ని ఎలా చేర్చగలను E ఇన్సిడెంట్ ఇది E ఇన్సిడెంట్ నుండి ఏదో ఒక విధంగా రావాలి కానీ అది E ఇన్సిడెంట్ నుండి ఎలా వస్తుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సిడెంట్ ఎలెక్ట్రిక్ ఫీల్డ్ విలువను కేవలం మాన్యువల్గా సెట్ చేసే ఎలక్ట్రిక్ విలువ ఏ సెట్లో ఉంది ఇప్పుడు మీ FDTD నవీకరణ సమీకరణాల గురించి ఆలోచించండి మీకు ∇ × E dBdt ∇ × H అనేది dDdt మరియు మీకు వేరియబుల్ ఉంటే మొత్తం ఫీల్డ్ని చెప్పుకుందాం మీరు ఇన్సిడెంట్ ఫీల్డ్ను ఎక్కడ పరిచయం చేస్తారు మేము ఉదాహరణకు చూసిన సరిహద్దు షరతులు ABC మరియు అన్నీ లేదా PML కాబట్టి ఇన్సిడెంట్ క్షేత్రాన్ని పరిచయం చేయడానికి స్కోప్ ఎక్కడ ఉంది మేము వాల్యూమ్ ఇంటిగ్రల్లో చేసినట్లుగా మేము ఎలా చేసాము వస్తువుతో మరియు వస్తువు లేకుండా మరేదైనా 2ని మరేదైనా తీసివేయాలా ఇంటర్ఫేస్ వద్ద విద్యార్థి మధ్య ఏదో ఒక ఇంటర్ఫేస్లో నేను దీన్ని పరిచయం చేయగలను మరియు FEM లో దీనికి ఒక ఉదాహరణను మేము చూశాము కాబట్టి ఆ రూపం ఏమిటి ఆ ట్రిక్ ఏమిటి అంటే టోటల్ ఫీల్డ్ మరియు స్కాటర్డ్ ఫీల్డ్ ఫార్ములేషన్ అంటారు కాబట్టి మేము సరిగ్గా తీసుకునే దిశలో ఇది ఉంటుంది కాబట్టి ఇది స్పష్టంగా స్కాటరింగ్ సమస్యలో J పదం లేదని స్పష్టం చేయండి కానీ మనం ఏమి చేయగలం అంటే నా ఎలక్ట్రిక్ ఫీల్డ్ని Etot Einc Escat అని వ్రాయవచ్చు కాబట్టి మనం గణన డొమైన్ కూడా ఇక్కడ గీయండి కాబట్టి ఇది నా వస్తువు అని చెప్పుకుందాం కొంత సంఘటన క్షేత్రం దానిపై పడుతోంది మరియు ఏదో స్కాటర్డ్ ఫీల్డ్ వస్తుంది ఇది స్కాటర్డ్ ఉంది ఇది మొత్తం ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ని పరిగణలోకి తీసుకోడానికి ముందు వాక్యూమ్ని చూద్దాం ఇన్సిడెంట్ క్షేత్రం వాక్యూమ్లో ఉందని మనం అనుకుందాం వాక్యూమ్లో సంఘటన క్షేత్రం మాక్స్వెల్ సమీకరణాలను సంతృప్తి పరుస్తుందా అవును మొత్తం ఫీల్డ్ మాక్స్వెల్ సమీకరణాలను సంతృప్తి పరుస్తుందా కాబట్టి స్కాటర్డ్ ఫీల్డ్ మాక్స్వెల్ సమీకరణాలను సరిగ్గా సంతృప్తి పరుస్తుంది కాబట్టి ఈ ప్రాంతాన్ని I అని పిలుద్దాం మరియు ఈ ప్రాంతాన్ని II అని పిలుద్దాం కాబట్టి ప్రాంతంలో I స్కాటర్డ్ ఫీల్డ్ మాక్స్వెల్ సమీకరణాలను సంతృప్తిపరుస్తుంది కాబట్టి అంతరార్థం ఏమిటి కాబట్టి మాక్స్వెల్ సమీకరణాలను పాటిస్తే నేను FDTD అప్డేట్ సమీకరణాలను స్కాటర్డ్ ఫీల్డ్కు వర్తింపజేయగలను నేను దానికి FDTDని II ప్రాంతంలో వర్తింపజేయగలను మాక్స్వెల్ సమీకరణాలను ఏది సంతృప్తిపరుస్తుంది మొత్తం ఫీల్డ్ మాత్రమే కాబట్టి I మరియు II కలిసి నేను నా వేరియబుల్ను శూన్యంలో E స్కాటర్డ్ గా మరియు వస్తువులో E మొత్తంగా చేస్తే వేరియబుల్స్ యొక్క నిలిపివేత ఉంటుంది భౌతిక నిలిపివేత ఉండదు అని సూచిస్తుంది టాంజెన్షియల్ ఫీల్డ్ ఖచ్చితంగా ఉంటుంది సంతృప్తి చెందుతుంది కానీ వేరియబుల్స్లో నిలిపివేత ఉంది నేను ఈ స్కాటర్డ్ ఫీల్డ్ని మరియు ఇక్కడ మొత్తం ఫీల్డ్ను ఊహించినట్లయితే అలా అంటే వేరియబుల్స్లో నిలిపివేత ఉంది మరియు కరెంట్ ఇన్సిడెంట్ కాదు ఆ నిలిపివేత యొక్క పరిమాణం ఎంత ఇన్సిడెంట్ ఫీల్డ్ అంటే ఇది E ఇన్సిడెంట్ ద్వారా ఇంటర్ఫేస్ వద్ద నిలిపివేత యొక్క పరిమాణం కాబట్టి E ఇన్సిడెంట్ ను FDTD పద్ధతిలో పొందుపరచడానికి ఇది ఒక విధమైన పద్ధతిగా ఉంటుంది ఇది మా సోర్స్ సరే కాబట్టి ఉదాహరణకు మన TE సమీకరణాలు TE పోలరైజేషన్ 2Dలో తీసుకుందాం TEలో మన వేరియబుల్స్ ఏమిటి H z Ex Ey కాబట్టి నేను వ్రాయగలిగే మూడు నవీకరణ సమీకరణాలు EytHx∂x Ex∂tHz∂x HztExy Eyx కాబట్టి ఇవి మనం పరిగణనలోకి తీసుకోవలసిన నవీకరణ సమీకరణాలు మరియు నేను తీసుకోవలసిన రెండు ఆసక్తికరమైన రకమైన యీ సెల్లు ఏవి ఒకటి నా ఉద్దేశ్యం క్రింద ఒక యీ సెల్ పైన ఉన్న ఒక యీ సెల్ ఇంటర్ఫేస్ కాబట్టి మేము అదే చేస్తాము కాబట్టి దీనిని ఇంటర్ఫేస్ గా తీసుకుందాం కాబట్టి ఇది ఇంటర్ఫేస్ కాబట్టి ఇది ఉదాహరణకు ఇది నా ప్రాంతం II ఇది నా ప్రాంతం I ప్రాంతంలో I నా వేరియబుల్ అనేది నా వేరియబుల్ స్కాటర్డ్ గా ఉన్న మొత్తం లేదా ఇన్సిడెంట్ కాబట్టి ఇది స్కాటర్డ్ గా ఉంది ఇది మొత్తం సరే కాబట్టి ఇవి నా యీ సెల్లు నేను H ని ఎక్కడ రికార్డ్ చేయాలి సాధారణంగా సెల్స్ ల మధ్యలో కాబట్టి నా Hz ఇక్కడ ఉంది ఆపై నా దగ్గర సరిహద్దు వద్ద మధ్యలో Ex ఉంది అప్పుడు నా దగ్గర Ey ఉంది ఈ పాయింట్ని ijగా తీసుకుంటాము కాబట్టి ఈ నవీకరణ సమీకరణాలను తీసుకుందాం మరియు వాటికి ఏమి జరుగుతుందో చూద్దాం విద్యార్థి వేరియబుల్స్ వేరియబుల్స్ ఒకే విధంగా ఉంటాయి విద్యార్థి సమయం 0952 చూడండి కాబట్టి వేరియబుల్స్ ఒకేలా ఉండకూడదు అంటే నేను ఇంటర్ఫేస్లో అతివ్యాప్తి చెందుతున్న ఈ రెండు యీ సెల్లను గీసాను అయితే నేను సరిగ్గా ఎంచుకోవాలి అంటే రీజియన్ I లో నా ప్రకారం వేరియబుల్స్ ప్రాంతం II లోని స్కాటర్డ్ గా ఉంటుంది వేరియబుల్ మొత్తం ఫీల్డ్ సరే కానీ నా సమీకరణాలలో నాకు ఒకే ఒక వేరియబుల్ ఉంటుంది కాబట్టి మేము అవును అంటే ఇది ఎలా జరుగుతుందో మేము ఖచ్చితంగా చూస్తాము కాబట్టి మొదటి సమీకరణాన్ని చూద్దాం కాబట్టి నాకు Ey ఇస్తుంది Ey యొక్క మార్పు అనేది సమయంలో రేటు మరియు Hz స్పేసులో కాబట్టి అదే నాకు కావాలి కాబట్టి మొదటి సమీకరణం కాబట్టి ఇక్కడ వ్రాసుకుందాం కాబట్టి సమీకరణం 1 మేము ఇప్పుడు నవీకరణ సమీకరణాలను సరిగ్గా వ్రాయబోతున్నాము కాబట్టి సమీకరణం 1 Eysn Eysn 1∆t Hzsn 12i 12j12 Hzsn 12i12j12∆x ఇక్కడ ఏదైనా మార్చబడిందా ఇక్కడ ఏదీ మారలేదు ఎందుకంటే అంతా శుభ్రంగా ఉంది కాబట్టి సరిహద్దు అతివ్యాప్తి లేదు Hs సరిహద్దుకు ఎగువన ఉంటాయి Ey లు సరిహద్దుకు ఎగువన ఉంటాయి కాబట్టి ఇది నా మార్పులేనిది ఆపై మనం s సెల్లో వ్రాసే సమీకరణం 2కి వెళ్తాము కాబట్టి సమీకరణం 2 అనేది కొంచెం ఆసక్తికరంగా మారుతుంది ఎందుకంటే నేను y కి సంబంధించి H యొక్క పాక్షిక ఉత్పన్నం కలిగి ఉన్నాను కాబట్టి నేను సరిహద్దును దాటాలి కాబట్టి ఎడమ చేతి వైపు సులభంగా ఉంటుంది εExsn Exsn 1∆t Hzsn 12i12j12 Hzsn 12i12j 12∆y Hzsn 12i12j12 Hzsn 12i12j 12∆y Hzsn 12i12j12 ∆y s సెల్లో స్కాటర్డ్ ఫీల్డ్ని నిల్వ చేయడం లేదు మేము వర్తింపజేస్తున్నాము కానీ పాయింట్ ఏమిటంటే నేను ప్రతి ఎడ్జ్ కోసం ఒక వేరియబుల్ మాత్రమే నిల్వ చేయాలనుకుంటున్నాను నేను ఎడ్జ్ కోసం రెండు వేరియబుల్లను నిల్వ చేయకూడదనుకుంటున్నాను విద్యార్థి నిర్ణయించుకోండి ఇది పట్టింపు లేదు నాకు ఏది కావాలో నిర్ణయించుకోండి నేను ఈ సాధారణ వేరియబుల్ స్కాటర్డ్ ఫీల్డ్కు లేదా మొత్తం ఫీల్డ్కు అనుగుణంగా ఉండేలా ఎంచుకోవచ్చు ఇది నా ఎంపిక నేను స్థిరంగా ఉండాలి అంతే మాక్స్వెల్ సమీకరణం ఏమి చెబుతుందో వ్రాస్తాం ప్రాంతం I లో నేను H zs నిల్వ చేస్తున్నాను కానీ Hzt కాదు మీరు చెబుతున్న ఈ పదాన్ని నేను భర్తీ చేయగలనా లేదు కానీ మొదటి పదం ఎగువ సెల్కి అనుగుణంగా ఉంటుంది ఇక్కడ వేరియబుల్ s మరియు దిగువన వేరియబుల్ s కాకూడదు ఎందుకంటే ఇది ప్రాంతం II ప్రాంతం II అనేది స్కాటర్డ్ ఫీల్డ్ వేరియబుల్ కానటువంటి వస్తువు కాబట్టి నేను దానిని టోటల్ గా వదిలేయాలి ఈ రెండవ టర్మ్కు కూడా నేను దానిని ఇన్సిడెంట్ తో పాటు స్కాటర్డ్ తో భర్తీ చేయాలి అని మీరు చెబుతున్న ఉద్దేశ్యం ఏమిటి లేదు నేను ఈ ప్రాంతాన్ని తయారు చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఉన్న ఈ రెండు పరిగణనల కారణంగా నా ఉద్దేశ్యం ప్రాంతం I లో మాక్స్వెల్ సమీకరణాలు రెండూ సంతృప్తి చెందాయి కాబట్టి నేను మొత్తం ఫీల్డ్ లేదా స్కాటర్డ్ ఫీల్డ్ని ఎంచుకోగలను కానీ రీజియన్ II లో నేను నా వేరియబుల్ స్కాటర్డ్ ఫీల్డ్ని చేయకూడదు ఎందుకంటే మీ అప్డేట్ ఈక్వేషన్స్ మరియు మాక్స్వెల్ యొక్క ఈక్వేషన్ స్కాటర్డ్ ఫీల్డ్ రీజియన్ II లో మాక్స్వెల్ సమీకరణాలను పాటించదని నా ఉద్దేశ్యం కాబట్టి నేను స్కాటర్డ్ ఫీల్డ్ కోసం నవీకరణ సమీకరణాలను వ్రాయడానికి ప్రయత్నించకూడదు అవును ఎందుకంటే ఇది లోపల భౌతికంగా చెల్లుబాటు అయ్యే వేరియబుల్ కాదు కాబట్టి నేను దానిని మొత్తం లోపల ఉంచుతాను సరే కాబట్టి ఇది ఇక్కడ మునుపటిలాగే ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న ఈ పదం మీకు ఏమి గుర్తు చేస్తుంది దాన్ని చూస్తూ మీరు ఏమి చెప్పగలరు కాబట్టి ఈ సమీకరణం నా సాధారణ మాక్స్వెల్ సమీకరణాలు లేదా నవీకరణ సమీకరణాల నుండి ఎలా భిన్నంగా ఉంటుంది ఇది J పదం వంటిది మీకు ప్రశ్న ఉంది అవును ఇది ఖచ్చితంగా ఇక్కడ J పదం వలె ఉంటుంది కాబట్టి నాకు నచ్చిన వేరియబుల్స్లో నా అప్డేట్ సమీకరణాల తో పాటు ఇక్కడ ఒక టర్మ్ని నేను కరెంట్గా అర్థం చేసుకోగలను కానీ అది సరిగ్గా ఇక్కడ సంఘటన ఫీల్డ్ విలువ వలె వస్తోంది కాబట్టి ఈ రెండవ పదం కాబట్టి ఇంటర్ఫేస్లోని ప్రతి యీ సెల్లో నేను మొత్తం ఫీల్డ్ని స్కాటర్డ్ ప్లస్ ఇన్సిడెంట్తో భర్తీ చేస్తాను మరియు ఇన్సిడెంట్ ఫీల్డ్ ఇంటర్ఫేస్లో పరిచయం చేయబడుతుంది అవును ఇన్సిడెంట్ ఫీల్డ్ తెలిసిందే విద్యార్థి అంటే విశ్లేషణ రూపం తెలిసింది అవును కాబట్టి ఏమి నాకు విద్యుత్లో ఇన్సిడెంట్ క్షేత్రం తెలిస్తే ఇన్సిడెంట్ విద్యుత్ క్షేత్రం నాకు తెలిస్తే మీరు అయస్కాంత క్షేత్రాన్ని సరిగ్గా పొందే కర్ల్ను తీసుకోండి కాబట్టి ఉదాహరణకు రాడార్ సమస్య మీకు తెలుసు ఇన్సిడెంట్ క్షేత్రం యొక్క సరళమైన మార్గం ఏదో ఒక కోణంలో ప్రయాణించే ప్లేన్ కాబట్టి Hi Ei ఇవి క్లోజ్డ్ రూపంలో వ్రాయడం చిన్న విషయం కాబట్టి ఇవి సరిగ్గా తెలిసిన ఇంటర్ఫేస్లో పరిచయం అవుతాయి సరే కాబట్టి ఉన్నది అంతే ఇప్పుడు మనం మూడవ సమీకరణాన్ని కూడా వ్రాయవచ్చు కానీ నేను మూడవ సమీకరణాన్ని పరిశీలిస్తే మీకు ఇప్పుడు ప్రాథమిక ఆలోచన వస్తుంది అని నా ఉద్దేశ్యం నేను మార్పు రేటును కలిగి ఉన్నాను నేను దానిని ప్రాంతం కోసం వ్రాస్తున్నాను అని చెప్పండి కాబట్టి మొదటి టర్మ్ ఎడమ చేతి వైపు ఏదైనా సమస్య ఉందా సమయానికి సంబంధించి H యొక్క మార్పు రేటు కాబట్టి హక్కు లేదు కాబట్టి నేను sలో ఉంటే వేరియబుల్ s అప్పుడు కుడి వైపున మొదటిది Exy నేను సరైన మార్పు చేస్తాను మరియు Eyx లో నేను మార్పు చేయవలసిన అవసరం లేదు పదం కుడి వైపున ఉంటుంది ఇక్కడ నేను మార్పును ఎంచుకోవాలి కాబట్టి ఇక్కడ ఇన్సిడెంట్ ఫీల్డ్ కనిపించేలా చేస్తుంది మరియు మీరు దానిని ఎంచుకోవాలి అది ఒకటి రెండవదికోసం Ex ఎంచుకోండి ఇంటర్ఫేస్లో స్కాటర్డ్ లేదా మొత్తంలో మీరు ఇంటర్ఫేస్లో స్కాటర్డ్ గా ఉన్న ఫీల్డ్గా మీ వేరియబుల్ని ఎంచుకోబోతున్నట్లయితే మొత్తం మరియు విపర్యంగా పొందడానికి మీరు ఇన్సిడెంట్ ను జోడించారని నిర్ధారించుకోండి కాబట్టి ఇన్సిడెంట్ క్షేత్రాన్ని మనం పొందే రెండు మార్గాలు అవి అవును ప్లేన్ నుండి బయటకి విద్యార్థి ప్లేన్ వెలుపల సమయం 2242 చూడండి లేదు ఇది కరెంట్గా అన్వయించబడుతుంది ఎందుకంటే దానిని భౌతిక కరెంట్ గా భావించవద్దు ఇది పోలిక వంటిది దీనితో ఇక్కడ ఈ సమీకరణాన్ని చూడండి నాకు Hలో కొంత స్పేస్ తేడా ఉంది E లో కొంత సమయం ఉత్పన్నం మరియు అదనపు పదం ఉంది కాబట్టి ఆ వివరణ ఇలా ఉంటుంది దాన్ని సరిగ్గా అమలు చేయడం ఎలాగో మనకు తెలిసినట్లుగా ఉంటుంది ఇది కరెంట్ను జోడించడం లాంటిది మరియు ఈ సమానమైన కరెంట్ విలువ ఎంత h యొక్క స్పేస్ డెరివేటివ్ అంటే భౌతిక కరెంట్ కాదు